మన చర్చను కొనసాగిద్దాం మన చివరి ఉపన్యాసంలో లీ అల్గోరిథం గురించి చర్చించు కొన్నట్లు గుర్తు ఉంది కదా కాబట్టి మనం సెల్ఫ్ లను ఎలా నింపుతాము అని 3 దశల లీ అల్గోరిథం సమయంలో చెప్పుకున్నాము మనం మార్గాన్ని ఎలా తిరిగి తీసుకుంటాము మరియు మార్క్ సెల్ లను ఎలా క్లియర్ చేస్తాము అలాగే 2 ఇతర పాయింట్లను చేర్చడానికి లీ అల్గోరిథం అడ్డంకి మార్గాన్ని గుర్తించాము కాబట్టి ఈ విధానాలలో కొంచెం స్థల సంక్లిష్టతను విశ్లేషించడం ద్వారా ఈ ఉపన్యాసం ప్రారంభిద్దాం కాబట్టి లీ యొక్క అల్గోరిథం మీరు గుర్తుచేసుకుంటే మన మార్గం తిరిగి పొందబడిన లాంటి సమస్యలను చూశాము ఇప్పుడు మీరు ఈ రేఖాచిత్రం నుండి ఒక విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నాకు ఒక మూలలో ఆధారం ఉందని అనుకుందాం ఇక్కడ మనము చెప్పుకోవలసినది ఏమిటంటే లక్ష్యం మరొక మూలలో ఉంది మార్గం ఉంటే దాని యొక్క పొడవు ఎంత M వరుసల సంఖ్య మరియు N నిలువు వరుసలు ఉన్నాయని అనుకుందాం కాబట్టి మీకు ఇలాంటి మార్గం ఉంది వంపు ఉండవచ్చు కానీ మీరు లేబుల్ చేయవలసిన మొత్తం సెల్ఫ్ ల సంఖ్య M N 1 ఈ సందర్భంలో అది 1 2 3 4 5 6 7 8 9 10 11 మరియు 12 అవుతుంది కనుక ఇది 6 7−1 M N 1 గా ఉంటుంది ఇది జత s మరియు t ల మధ్య ఒక మార్గం యొక్క గరిష్ట పొడవు అవుతుంది ఇది చెత్త కేసు కాబట్టి దానికి సంబంధించి మెమరీ అవసరాన్ని లెక్కించండి మనం చెబుతున్నది ఏమిటంటే ప్రతి సెల్ 1 మరియు L మధ్య సంఖ్యను నిల్వ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ L సాధ్యమయ్యే గరిష్ట మార్గం పొడవును సూచిస్తుంది కాబట్టి నేను N గ్రిడ్ ద్వారా M కో చెప్పాను నేను మళ్ళీ చూపిస్తున్నాను నాకు 2 డైమెన్షనల్ M వరుసల సంఖ్య మరియు N నిలువు వరుసలు గల గ్రిడ్ ఉందని అనుకుందాం మరియు నా మూలం ఒక మూలలో ఉన్నట్లయితే మరియు లక్ష్యం మరొక మూలలో ఉన్నట్లయితే ఈ పొడవైన మార్గం యొక్క పొడవు ఇలా ఉంటుంది మరియు ఈ పొడవు నేను M N 1 చెప్పినట్లుగా సమానంగా ఉంటుంది అంటే మనం ఈ సెల్ఫ్ లను లేబుల్ చేస్తున్నప్పుడు ఈ M N 1 నేను ఉపయోగించాల్సిన గరిష్ట లేబుల్ను సూచిస్తుంది సంఖ్య ప్రకారం ఇది 1 2 3 4 5 అంటే గరిష్ట సంఖ్య M N 1 కావచ్చు అదే అది మన M బై N గ్రిడ్ సమస్యను మించకూడదు కాబట్టి M N 1 చాలా సంఖ్యలను నేను సూచించవలసి ఉంది నేను ఒక ప్రత్యేకమైన బిట్ కలయికను సూచించవలసి ఉంది ఇది ఖాళీ సెల్ఫ్ లను సూచిస్తుంది మరియు అడ్డంకులను సూచించే మరొక బిట్ కలయికను సూచిస్తుంది కాబట్టి మొత్తం ఎల్ ప్లస్ 2 చాలా విభిన్న విషయాలను గుర్తించాలి ఇప్పుడు బైనరీ వ్యవస్థలో మనకు ఎల్ ప్లస్ 2 విభిన్నమైన విషయాలు ఉంటే మీరు వేరు చేయవలసి ఉంటుంది మరియు మీరు దానిని బైనరీలో సూచించాలనుకుంటే మీకు లాగ్ 2 ఎల్ 2 సీలింగ్ అవసరం అది చాలా బిట్స్ కాబట్టి ప్రతి సెల్ యొక్క స్థితిని సూచించడానికి మీకు చాలా బిట్స్ అవసరం ప్రతి సెల్ యొక్క స్థితి ఖాళీగా ఉండవచ్చు లేదా అది ఒక అడ్డంకి కావచ్చు లేదా ఇది 1 మరియు ఈ గరిష్ట L మధ్య లెక్కించబడిన ఒక లేబుల్ కావచ్చు సీలింగ్ అంటే అతిచిన్న సంఖ్య లేదా చిన్న పూర్ణాంకం కంటే ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ ఇది ⌈ log2 L 2⌉ అంటే మనం ఒక ఉదాహరణ తీసుకుందాం L 3 కు సమానంL 2 ఈ విలువ L 2 ఎలా 5 అవుతుంది log2 5 అంటే log2 4 అంటే 2 లాగ్ 2 5 అంటే 2 పాయింట్ ఏదో ఇది 2 పాయింట్ల ఏదో ఉంటుంది కాబట్టి దీని కంటే ఎక్కువ లేదా సమానమైన ఈ చిన్న పూర్ణాంకం 3 అవుతుంది కాబట్టి ఈ సంఖ్య 2 పాయింట్ యొక్క ఈ పైకప్పు ఏదో 3 అవుతుంది కానీ ఈ సంఖ్య సరిగ్గా 4 అంటే L 2 అయితే ఇది ఖచ్చితంగా 2 అవుతుంది ఎందుకంటే 2 ఒక పూర్ణాంకం మరియు 2 కంటే ఎక్కువ లేదా సమానమైన అతిచిన్న సంఖ్య 2 స్వయంగా ఉంటుంది కాబట్టి మేము 2 15 అని చెబితే 2 15 సీలింగ్ 3 అవుతుంది అని అర్ధం కాబట్టి లీ యొక్క అల్గోరిథం లోని ప్రతి సెల్కు ఈ రకమైన నంబరింగ్ ఉన్న మెమరీ అవసరం ఇప్పుడు కొన్ని నమూనా గ్రిడ్ పరిమాణాలను శీఘ్రంగా చూద్దాం కాబట్టి లీ యొక్క అల్గోరిథం లోని ప్రతి సెల్కు ఈ రకమైన నంబరింగ్ ఉన్న మెమరీ అవసరం ఇప్పుడు కొన్ని నమూనా గ్రిడ్ పరిమాణాలను త్వరితగతిని చూద్దాం కాబట్టి మనకు 2000 బై 2000 గ్రిడ్ ఉంది B వాస్తవానికి ఈ L సంఖ్యను సూచిస్తుంది L మరియు B ఒకే M N 1 కాబట్టి M N ఈ 12 ఈ 12 బిట్ సంఖ్య ఈ క్షమించండి ఈ L 2 దీనిని మనం బి క్యాపిటల్ బి అని పిలుస్తున్నాము ఇప్పుడు అది M N 1 M N 1 2 ఇది M N 1 అవుతుంది కాబట్టి M 2000 N 2000 2000 2000 1 4001 నేను ఈ పైకప్పును చూపించడం లేదు పైకప్పు ఉంది మీరు దీని పై విలువ తీసుకుంటే మీకు 12 వస్తుంది ఎందుకంటే 2 12 4096 దాని కంటే తక్కువ కాబట్టి అవసరమైన మెమరీ చాలా కణాలు అవసరం ప్రతి సెల్ 12 బిట్లతో ఉంటుంది మీరు దీన్ని బైట్లుగా మార్చుకుంటే ఇది 6 మెగాబైట్లు అవుతుంది 3000 బై 3000 గ్రిడ్ కి తరలించండి అక్కడ B 3000 3000 1 లాగ్ అవుతుంది 13 2 13 8196 92 కాబట్టి అవసరమైన మెమరీ 3000 బై 3000 ఇన్ టూ 13 వరకు ఉంటుంది ఇది 14 6 మెగాబైట్లకు వస్తుంది 4000 బై 4000 గ్రిడ్కు వెళ్లండి మీ మెమరీ 13 B కి అవసరం అవుతుంది అవసరమైన మెమరీ 26 మెగాబైట్లు ఈ నామమాత్రపు పరిమాణాల కణాలకు కూడా మెమరీ అవసరం ఆర్డర్ మెగాబైట్లని మీరు చూస్తారు కానీ మీరు వివిధ చిప్ల రకంలో ప్రాక్టికల్ గ్రిడ్ పరిమాణాలను పరిశీలిస్తే మీ వద్ద మిలియన్ మిలియన్లు ఉండవచ్చు దానికి దగ్గరగా ఈ సంఖ్య చాలా పెద్దదిగా ఉంటుంది మెమరీ అవసరం భారీగా ఉంటుంది కాబట్టి లీ యొక్క అల్గోరిథం యొక్క నిల్వ అవసరాన్ని మీరు ఎలా తగ్గించవచ్చో ఇప్పుడు మేము చూశాము కొన్ని మెరుగుదలలు వీటిని వివరించే ముందు ఈ నంబరింగ్ స్కీమ్ 1 2 3 4 5 ను ఉపయోగించడం వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచనను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను మనము లీ అల్గోరిథం చూద్దాము మనము సెల్ లను వరుసగా ఇలా లెక్కించాము కాబట్టి ఇక్కడ మీరు భరోసా ఇస్తున్న 2 విషయాలు ఉన్నాయి ప్రస్తుత మరియు తదుపరి సెల్ లు వేర్వేరు స్థాయిలను కలిగి ఉన్నాయని మీరు భరోసా ఇస్తున్నారు మరియు రెండవది ప్రతి స్థాయికి నేను 7 దూరంలో ఉన్నానని చెప్పనివ్వండి కాబట్టి అంతకు ముందు ఉన్న సెల్ ఆ 6 కన్నా ఒకటి తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రస్తుత మరియు మునుపటి సెల్ల్ఫ్ కూడా డిఫాల్ట్ స్థాయిలను కలిగి ఉన్నాయి కానీ ఒక విషయం నిజం మీకు ప్రత్యేకమైన ప్రస్తుత సెల్ ఉందని దానిని P అని పిలుద్దాం తదుపరి సెల్ దానిని N అని పిలుద్దాం మరియు మునుపటి సెల్ దానిని R అని పిలుద్దాం అవన్నీ విభిన్నమైనవి అవి ప్రత్యేకమైన రీతిలో లేబుల్ చేయబడ్డాయి నేను P 7 అయితే ఇక్కడ తీసుకున్నాను అప్పుడు మీ N 8 మరియు R 6 అవుతుంది కాబట్టి మీరు లీ యొక్క అల్గోరిథం యొక్క మొదటి దశను నిర్వహిస్తున్నప్పుడు తరువాత ఏ స్థాయిని ఉపయోగించాలో మీకు తెలుసు మరియు మీరు ఎప్పుడు 7 నుండి తిరిగి తీసుకుంటున్నారు మీరు 6 కంటే తక్కువ ఉన్న సెల్ కోసం చూస్తున్నారు కాబట్టి మీరు ఏ దిశలో కుడివైపుకి వెళ్ళాలో ప్రత్యేకంగా మీకు తెలుసు ఈ 1 2 3 4 5 తో ఇది చాలా ముఖ్యమైన లక్షణాలలో ఒకటి ఈ క్రమం కలిగి ఉంది ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడే మొదటి ప్రత్యామ్నాయం బాగానే ఉంది 1 2 3 4 5 6 బదులుగా ఈ 1 2 3 అని కూడా చెప్పి మళ్ళీ 1 2 3 మళ్ళీ 1 2 3 వంటి సంఖ్యా పథకాన్ని ఉపయోగించి ఈ క్రమంలో మన సెల్ ల సంఖ్యను కొనసాగిస్తాము ఇక్కడ మీరు కొన్ని లక్షణాలను చూస్తారు మీరు ఏదైనా ఏకపక్ష సంఖ్యను తీసుకుంటే మనం 2 తీసుకుందాం అనుకుందాం ఈ 2 కోసం తదుపరి లేబుల్ 3 మునుపటి లేబుల్ 1 ఇక్కడ ఉన్నట్లుగా అవన్నీ విభిన్నంగా ఉన్నాయి మరేదైనా తీసుకోండి 3 తీసుకోండి మీ మునుపటి స్థాయి 2 మరియు తదుపరి స్థాయి మళ్ళీ 1 గా ఉంటుంది ఇవన్నీ విభిన్నంగా ఉంటాయి కాబట్టి ప్రత్యేకమైన నంబరింగ్ యొక్క లక్షణం కూడా ఇది కలిగి ఉంది కాబట్టి ఈ విధంగా 1 2 3 4 5 6 ను ఉపయోగించటానికి బదులుగా నేను 1 2 3 1 2 3 మరింత సమర్థవంతమైన నంబరింగ్ పథకాన్ని ఉపయోగించగలను ఎందుకంటే మునుపటి సందర్భంలో నేను గరిష్టంగా L వరకు వెళుతున్నాను కానీ ఇక్కడ నేను 3 వ సంఖ్య వరకు వెళ్ళగలను అంతకంటే ఎక్కువ కాదు అందువల్ల నేను గరిష్టంగా 3 కి వెళితే అప్పుడు నా సెల్కు బిట్ల సంఖ్య 3 ప్లస్ 2 కి మాత్రమే లాక్ చేయబడుతుంది ఎల్ ప్లస్ 2 కాదు మరియు 3 ప్లస్ 2 కి లాక్ చేయబడుతుంది అంటే సెల్కు 3 3 బిట్స్ మాత్రమే కాబట్టి మీరు ఇక్కడ మునుపటి గణనను పరిశీలిస్తే ఇక్కడ మనం 12 లేదా 13 లేదా 13 గుణించాలి కాని ఈ కొత్త నంబరింగ్ పథకంలో మనం దానిని 3 మాత్రమే గుణించాలి కనుక ఇది కేవలం 1 5 మెగాబైట్లుగా మారుతుంది మనం మాట్లాడగలిగే మరింత సమర్థవంతమైన పథకం ఉంది మరొకటి చూద్దాం కాబట్టి ఇక్కడ నేను 1 2 3 1 2 3 లోకి కూడా వెళ్ళడం లేదని చెప్తున్నాను మనము 2 స్థాయిలను మాత్రమే ఉపయోగిస్తున్నాము మనము ఈ క్రమాన్ని అనుసరిస్తున్నాము 0 తరువాత మరొక 0 తరువాత 1 తరువాత మరొక 1 తరువాత 0 మరొక 0 1 తరువాత మరొక 1 మరియు మొదలైనవి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తారు మేము సున్నాలు మరియు వాటిని గీయడానికి 2 వేర్వేరు రంగులను ఉపయోగిస్తున్నాము ఎరుపు 0 అంటే ఇది రెండవ 0 క్రమం ఇవి వరుసగా రెండు 0 ఇది రెండవ 0 ఎరుపు 1 అంటే ఇది రెండవ 1 అదేవిధంగా నీలం 0 అంటే ఇది మొదటి 0 మరియు నీలం 1 అంటే ఇది మొదటి 1 క్షమించండి మొదటి 1 కాబట్టి నేను 2 సున్నాలు మరియు 2 వాటి మధ్య మొదటి 0 లేదా మొదటి 1 అనేదానిని గుర్తించగలను నేను దానిని ట్రాక్ చేయవచ్చు నేను నంబరింగ్ చేస్తున్నప్పుడు నేను ఉపయోగిస్తున్న సంఖ్య 0 మొదటి 0 లేదా రెండవ 0 క్రమం కాదా అని నేను ఎల్లప్పుడూ ట్రాక్ చేయవచ్చు నేను దానిని గుర్తుంచుకుంటే నేను 2 మధ్య తేడాను గుర్తించగలను ఇప్పుడు నేను 2 మధ్య తేడాను గుర్తించగలిగితే ఇప్పుడు మీరు ఏదైనా లేబుల్ తీసుకోవడాన్ని మీరు చూస్తున్నారు మనం తీసుకుందాం నేను ఈ ఎరుపు 1 ని తీసుకుంటాను దాని మునుపటి స్థితి నీలం 1 తదుపరి స్థితి నీలం 0 మీరు మరొక స్థితి తీసుకోండి నీలం 1 అని చెప్పండి నీలం 1 కోసం మునుపటి స్థానం ఎరుపు 0 తదుపరి స్థానం ఎరుపు 1 కాబట్టి మీరు సున్నాల కోసం తనిఖీ చేస్తే మునుపటి మరియు తరువాతి అన్ని 4 కేసులకు భిన్నంగా ఉంటుందని మీరు కనుగొంటారు మరియు అవి ఎరుపు 0 లేదా ఎరుపు 1 అయినా మీరు ఒక వ్యత్యాసాన్ని చూడవచ్చు మీరు ఎరుపు 0 మరియు ఎరుపు 1 ని చూస్తారు నేను స్పష్టంగా నిల్వ చేయటం లేదు కాని నంబరింగ్ కోసం నేను మొదటి 0 లేదా రెండవ 0 వద్ద ఉపయోగిస్తున్నానో లేదో ట్రాక్ చేస్తున్నాను కాబట్టి ఈ నంబరింగ్ పథకం కూడా పని చేస్తుంది ఇది ఎలా చేస్తుందో నేను ఒక ఉదాహరణతో మీకు చూపిస్తాను మీరు దీన్ని ఇక్కడ చేయగలిగితే ఈ సంఖ్య 3 2 కి తగ్గుతుంది కాబట్టి ఇక్కడ మనకు ప్రతి సెల్కు 2 బిట్స్ మాత్రమే అవసరం ఈ సందర్భంలో ఇది 2 గుణించబడిందని అర్థం మీకు కేవలం 1 మెగాబైట్ మాత్రమే అవసరం ఇది 1 మెగాబైట్ మాత్రమే అవుతుంది అలాంటప్పుడు మీరు నిల్వ స్థలాన్ని తగ్గించవచ్చు కాని 0 0 1 1 లేబులింగ్ ఎలా పనిచేస్తుందో చెప్పండి కాబట్టి దీని కోసం నేను 1 5 మెగాబైట్లని చెప్పాను దీనికి 1 మెగాబైట్ అవసరం అదే ఉదాహరణ తీసుకుందాం కానీ ఇప్పుడు మనం 0 0 1 1 తో లేబుల్ చేస్తున్నాము ఎరుపు 0 తో ప్రారంభిద్దాం మూలం పక్కనే ఉన్న వాటిని 0 తో రంగులు వేస్తున్నాను రెండవ 0 కన్వెన్షన్ విషయంగా నేను నీలం 0 అని పిలుస్తున్నాను రెండవ లేబుల్ 0 అప్పుడు నేను 1 లేబుల్ 1 అని లేబుల్ చేసాను అప్పుడు నీలం 1 అప్పుడు ఈ విధంగా నేను ఎరుపు 0 నీలం 0 తరువాత ఎరుపు 1 గా కొనసాగుతాను కాబట్టి ఇక్కడ నేను లక్ష్యాన్ని తాకుతాను ఇప్పుడు నేను లేబుల్ చేసిన విధానాన్ని మీరు చూస్తారు నేను ఎరుపు 1 ను ఎదుర్కొన్నప్పుడు మీరు ఎరుపు 1 ను చూస్తారు మునుపటి సెల్ 0 మరియు ఆ 0 నుండి మునుపటి సెల్ మరొక 0 దాని నుండి మునుపటిది మరొక 1 మరొక 1 అవుతుంది అంటే మీరు ఎరుపు 1 నుండి తిరిగి కనిపించినప్పుడు ఆ క్రమంలో 0 0 1 1 0 0 1 1 ను ఆశిస్తున్నారు కాబట్టి మీరు చేరుకున్న అదే క్రమంలో 0 0 1 1 0 0 ను మీరు తిరిగి చూస్తారు లేదా మీరు కూడా ఈ మార్గాన్ని అనుసరించవచ్చు 0 0 1 1 0 0 కాబట్టి మీరు తదుపరి లేబుల్ మరియు మునుపటి లేబుల్ మధ్య వేరు చేస్తున్నారు ఈ లేబులింగ్ పథకంలో తదుపరి లేబుల్ 0 అయితే మునుపటి లేబుల్ 1 అవుతుంది తదుపరి లేబుల్ 1 అయితే మునుపటి లేబుల్ 0 అవుతుంది ఈ పరిస్థితి నిర్వహించబడుతుంది కాబట్టి మీరు మార్గం మరియు ఈ పద్ధతిని ప్రత్యేకంగా మీరు చూడగలిగినట్లుగా గుర్తించవచ్చు సాంప్రదాయ లీ యొక్క సంఖ్యా పథకంతో పోలిస్తే దీనికి తక్కువ నిల్వ అవసరం కాబట్టి మీరు ఇలాంటి మార్గాన్ని పొందుతారు ఇప్పుడు అనేక హ్యూరిస్టిక్స్ ఉన్నాయి అంటే నడుస్తున్న సమయాన్ని తగ్గించడానికి మీరు లీ యొక్క అల్గోరిథంలో ఉపయోగించగల ఉజ్జాయింపులు ఉన్నాయని మీరు చెప్పగలరు అలాంటి 3 వ్యూహాలు ఇక్కడ ఉన్నాయి మొదటిది చెప్తుంది కాబట్టి మీరు కనెక్ట్ చేయదలిచిన పాయింట్ సోర్స్ మరియు లక్ష్యాన్ని కలిగి ఉన్నారు ఇప్పుడు మీరు S ని ఏమని పిలుస్తారు మరియు మీరు T ని ఏమని పిలుస్తారు మీకు ఏది సరైనది అనిపిస్తే దానితో పిలుస్తారు కాబట్టి మీరు మొదటిదాన్ని S రెండవది T లేదా మొదటిదాన్ని T మరియు రెండవదాన్ని S అని పిలుస్తారు కాబట్టి మీరు ఏది మూలాన్ని పిలుస్తున్నారో మరియు ఏది లక్ష్యంగా పిలుస్తున్నారో అది పట్టింపు లేదు కాబట్టి ఈ హ్యూరిస్టిక్ మీరు గ్రిడ్ మధ్య నుండి చాలా దూరంలో ఉన్న బిందువును మీరు దానిని ప్రారంభ బిందువు యొక్క మూలంగా ఎన్నుకుంటారని అర్థం దీని అర్థం ఏమిటో వివరించడానికి రేఖాచిత్రంతో ప్రయత్నిస్తాను ఈ గ్రిడ్లో అనుకుందాం కాబట్టి నాకు ఒక పాయింట్ మూలలో ఉంది మరియు ఒక పాయింట్ మధ్యలో ఉంది ఇక్కడ చెప్పండి కాబట్టి ఈ హ్యూరిస్టిక్స్ చెప్పేది ఏమిటంటే కేంద్రానికి దూరంగా ఉన్న పాయింట్ మీరు దానిని ప్రారంభ బిందువుగా ఉపయోగిస్తారు మరియు కేంద్రానికి దగ్గరగా ఉన్న దాన్ని మేము లక్ష్యంగా ఉపయోగిస్తాము కాబట్టి ప్రేరణ ఏమిటి కాబట్టి ప్రేరణ చాలా సులభం మీరు S నుండి మొదలుపెడితే నేను ఈ విధంగా వేవ్ ఫ్రంట్ చూపిస్తున్నాను పక్కన ఉన్న వి 1 గా లేబుల్ చేయబడి 2 గా 3 గా లేబుల్ చేయబడ్డాయి అప్పుడు మీరు T కి చేరుకుంటారు కానీ మీరు T తో ప్రారంభిస్తే వేవ్ ఫ్రంట్లు మొత్తం 4 దిశల్లో కదలగలవని మీరు చూస్తారు 1 2 3 4 వంటివి ఇలా ఉంటాయి అంటే మీరు T తో ప్రారంభిస్తే మీరు S తో ప్రారంభించినప్పుడు ఏమి జరుగుతుందో కేసుతో పోలిస్తే మీరు చాలా ఎక్కువ సంఖ్యలో కణాలను లేబుల్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే మీరు S తో ప్రారంభించినప్పుడు మీరు ఒక మూలలో ఉన్నారు మీరు ఈ 90 డిగ్రీలకు మాత్రమే మిమ్మల్ని పరిమితం చేస్తున్నారు మిగిలిన 270 డిగ్రీలు మీరు వేవ్ ఫ్రంట్ను ప్రచారం చేయడం లేదు కాబట్టి ఈ సందర్భంలో మీరు లేబుల్ చేస్తున్న కణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అల్గోరిథం చాలా వేగంగా నడుస్తుంది నడుస్తున్న సమయం మీరు మారుతున్న సెల్ఫ్ ల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుందని మీరు చూస్తున్నారు లేదా మీరు సరైన లేబుల్ చేస్తున్నారు రీట్రేస్ సమయంలో మీరు ఎక్కువ సంఖ్యలో సెల్ఫ్ లను లేబుల్ చేసినందున మీరు చాలా సెల్ఫ్ లను చెత్త సందర్భంలో స్కాన్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇది మొదటిది రెండవది ఇది మీరు S మరియు T రెండింటి నుండి వేవ్ ఫ్రంట్లను ఉత్పత్తి చేస్తుంది దీనిని డబుల్ ఫ్యాన్ అవుట్ అని పిలుస్తారు మూలం మరియు లక్ష్యం రెండింటి నుండి తరంగాలను ప్రచారం చేస్తుంది వేవ్ ఫ్రంట్లు తాకే వరకు లేబులింగ్ కొనసాగుతుంది కాబట్టి దీన్ని సరైన రేఖాచిత్రంతో మళ్ళీ వివరిద్దాం నాకు ఒక దృశ్యం ఉందని చెప్పండి ఇక్కడ ఒక పాయింట్ మరియు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను ఇది మీ S అని మరియు ఇది మీ T అని చెప్పండి కాబట్టి ఈ పద్ధతి ఏమిటంటే మీరు వేవ్ ఫ్రంట్ ప్రచారాన్ని S నుండి మాత్రమే కాకుండా T నుండి కూడా ప్రారంభిస్తారు కాబట్టి వేవ్ ఫ్రంట్లు ఎక్కడో తాకుతాయి కాబట్టి మీరు ఒక మార్గాన్ని పొందుతారు కాబట్టి ఇక్కడ సహజమైన ఆలోచన ఏమిటంటే మీరు ఒక స్థానం కోసం మాత్రమే ప్రారంభిస్తే వేవ్ ఫ్రంట్లు అన్ని దిశలలో వ్యాప్తి చెందుతాయని భావిస్తున్నారు కానీ మీరు రెండు దిశల నుండి ప్రారంభిస్తే మీరు వేవ్ ఫ్రంట్ను అన్ని దిశలలో విస్తరించడానికి అనుమతించరు అంతకు ముందు అవి ఒకరినొకరు తాకుతాయి కాబట్టి వేవ్ ఫ్రంట్లు నెమ్మదిగా వాటి పరిమాణాలలో విస్తరిస్తున్నాయి మరియు అవి దగ్గరగా మరియు దగ్గరగా వస్తున్నాయి కాబట్టి అవి వాటి పూర్తి పరిమాణానికి విస్తరించడానికి మరియు సెల్ఫ్ లను మరింత వేగంగా నింపడానికి ముందు అవి ఒకదానికొకటి తాకడం అంటే మీరు దీనికి ముందు చాలా మార్గాన్ని పొందుతున్నారు మరలా ఇక్కడ మీరు లేబుల్ చేయబోయే కణాల సగటు సంఖ్య మీరు ఒక పాయింట్ నుండి వేవ్ ఫ్రంట్ ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు ఇప్పుడు మూడవ వ్యూహం ఫ్రేమింగ్ అంటారు ఇక్కడ మీరు ఒక కృత్రిమ సరిహద్దు లేదా ఒక కృత్రిమ దీర్ఘచతురస్రాన్ని ఊహించుకుంటారు ఇది టెర్మినల్ జతలకు వెలుపల ఉంటుంది ఇది సాధారణంగా చిన్న సరిహద్దు పెట్టె కంటే 10 నుండి 20 శాతం పెద్దది దీన్ని మళ్ళీ వివరిస్తాను నాకు ఇక్కడ ఒక పాయింట్ ఉందని చెప్పండి మరియు నేను ఇక్కడ కనెక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇది ఏమిటంటే మీరు కనెక్ట్ చేయదలిచిన 2 పాయింట్లను కలిగి ఉన్న దీర్ఘచతురస్రాకార సరిహద్దు పెట్టెను మీరు ఊహించుకుంటారు ఇది ఇలా ఉండవచ్చు ఇది ఈ చిన్న సరిహద్దు దీర్ఘచతురస్రం కంటే సుమారు 10 నుండి 20 శాతం పెద్దది కాబట్టి మీరు ఈ పిన్నులను తీసుకుంటే దీర్ఘచతురస్రం ఇలా ఉండేది ఎందుకంటే మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే కారణం ఏమిటంటే మీరు వేవ్ ఫ్రంట్లను ఒక పాయింట్ నుండి మరొకదానికి ఉత్పత్తి చేసేటప్పుడు మీరు వేవ్ ఫ్రంట్ను అనుమతించరు ఈ సరిహద్దును దాటండి అంటే మీ వేవ్ ఫ్రంట్లు ఈ దీర్ఘచతురస్రానికి మాత్రమే పరిమితం చేయబడతాయి అంటే ఈ దీర్ఘచతురస్రానికి వెలుపల ఉన్న కణాలు లేబుల్ చేయబడవు కాబట్టి మీరు నేరుగా లేబుల్ చేస్తున్న సెల్ఫ్ సంఖ్యను నేరుగా పరిమితం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఈ 10 నుండి 20 శాతం అదనపు తీసుకోవటానికి కారణం ఈ ఎరుపు దీర్ఘచతురస్రంలో చూడండి ఇప్పటికే ఉన్న కొన్ని అడ్డంకులు ఉండవచ్చు ఇలాంటి అడ్డంకి ఉండవచ్చు కాబట్టి మీరు ఇలాంటి అడ్డంకి చుట్టూ ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉంటుంది కాబట్టి మీరు 10 నుండి 20 శాతం కొంచెం అదనంగా తీసుకుంటున్నారు తద్వారా అలాంటి అడ్డంకులను నివారించవచ్చు ఇప్పుడు ఈ విధానాలు ఇవి మీరు ఒక రకమైన హ్యూరిస్టిక్స్ లేదా కొన్ని రకాల సహజమైన విధానాలు ఇవి మేము లేబుల్ చేస్తున్న సెల్ఫ్ సంఖ్యను పరిమితం చేయడానికి ప్రయత్నిస్తాయి అదనంగా మీరు నిర్వచించని మరొక పథకాన్ని కూడా మీరు కలిగి ఉండవచ్చు లేదా మీరు చేయని గరిష్ట సంఖ్య m ని ఎంచుకోవచ్చు మీ లేబుల్ వాటిని దాటి వెళ్ళడానికి అనుమతించవద్దు ఎందుకంటే మీ మార్గం యొక్క గరిష్ట పొడవు m లోనే ఉంటుందని మీకు తెలుసు కాబట్టి ఆ m గురించి మీకు ఒక ఆలోచన ఉంటే మీరు కూడా ఆ m ని పారామితిగా తీసుకోవచ్చు వేవ్ ఫ్రంట్ m కి మించదు కాబట్టి ఇవి కొన్ని విధానాలు మీరు నడుస్తున్న సమయాన్ని తగ్గించడానికి ఉపయోగించవచ్చు చివరగా మనము ఒక పద్ధతి లేదా ఒక విధానాన్ని పరిశీలిస్తాము దీనిలో మీరు బహుళ పాయింట్ నెట్లను నిర్వహించడానికి లీ యొక్క అల్గోరిథంను విస్తరించవచ్చు మల్టీ పాయింట్ నెట్ అంటే మీకు 2 లేదు కానీ 3 లేదా అంతకంటే ఎక్కువ టెర్మినల్ పాయింట్లు కలిసి కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు మీరు ఆలోచించగల అనేక పొడిగింపులు ఉండవచ్చు ఇక్కడ నేను ఒక దాని గురించి మాట్లాడుతున్నాను ఇది నెట్ యొక్క టెర్మినల్స్లో ఒకదాన్ని మూలంగా మరియు మిగిలిన వాటిని లక్ష్యాలుగా ఎంచుకుంటుందని ఇది చెబుతుంది కాబట్టి మీరు లీ యొక్క అల్గోరిథంను అనుసరిస్తారు మీరు మూలం నుండి మీరు కొట్టిన లక్ష్యానికి మార్గాన్ని నిర్ణయిస్తారు మరియు తదుపరి దశలో నిర్ణయించిన మార్గంలో ఉన్న అన్ని కణాలు మూల కణాలుగా గుర్తించబడతాయి మరియు వేవ్ ఫ్రంట్లు అన్ని మూలాల నుండి కలిసి వెలువడుతున్నాయి కాబట్టి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను మరియు అన్ని లక్ష్యాలను కవర్ చేసే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది నాకు ఇక్కడ మూలం మరియు 2 లక్ష్యాలు ఉన్న చోట ఇలాంటి ఉదాహరణ తీసుకుందాం నేను మొదట్లో అన్ని దశలను చూపించడం లేదు కాబట్టి ఈ లేబులింగ్ S 1 1 1 2 2 2 2 తో మొదలవుతుందని నేను ఊహిస్తున్నాను మీరు చూడగలిగినట్లుగా T1 తో పోలిస్తే T2 దగ్గరగా ఉంటుంది కాబట్టి S ఈ T2 ను సమీప పొరుగువారైనందున మొదట కనుగొంటుంది మరియు ఇలాంటి మార్గం S నుండి T2 వరకు నిర్ణయించబడుతుంది ఈ నీలి పెట్టె సరైన మార్గాన్ని సూచిస్తుంది ఇప్పుడు మీరు ఈ మార్గాన్ని గుర్తించిన తర్వాత ఈ పొడిగింపు చెప్పేది ఏమిటంటే ఈ కణాలన్నీ ఇక్కడ S కూడా T2 మాత్రమే కాదు మరియు ఈ కణాలు కూడా మార్గంగా గుర్తించబడినవి అవి అన్ని మూల కణంగా గుర్తించబడ్డాయి మరియు మేము ఈ అల్గారిథమ్లను ప్రారంభిస్తాము అక్కడ నుండి 1 1 వంటి సంఖ్యలు మొదలవుతాయి ఈ సెల్ యొక్క పొరుగువారు కూడా 1 అవుతారు ఈ సెల్ యొక్క పొరుగువారు 1 అవుతారు ఇది 1 అవుతుంది ఇది 1 అవుతుంది ఇది కూడా 1 అవుతుంది కాబట్టి మనం దీనిని ప్రారంభిస్తున్నాము మునుపటిలాగే ఒకే పాయింట్ S మాత్రమే కాకుండా మార్గం వెంట ఉన్న అన్ని గ్రిడ్ పాయింట్ల నుండి వేవ్ ఫ్రంట్ ఉద్గారం ఈ విధంగా ఇది కొనసాగుతుంది ఇది మళ్ళీ ఇలా 2 అవుతుంది కాబట్టి మీరు ఈ కనెక్షన్ను పొందుతారు కాబట్టి ఇది ఆ తర్వాత కనెక్ట్ అవుతుంది కాబట్టి మీరు T1 ను కొట్టిన తర్వాత ఈ ప్రక్రియ కొనసాగుతుంది T3 ఉంటే ఇది కొనసాగుతుంది T3 తదుపరి వస్తుంది తదుపరి దశలో ఈ పాయింట్లన్నీ వేవ్ ఫ్రంట్లను వెలువరించడం ప్రారంభిస్తాయి మరియు T 3 కుడివైపు తాకింది కాబట్టి ఇది మరొక మార్గం అవుతుంది అది కుడి వైపునకు కు వెళ్తుందని గుర్తించబడుతుంది కాబట్టి ఈ ఉపన్యాసంలో మనము లీ యొక్క అల్గోరిథం యొక్క కొన్ని వైవిధ్యాలను చర్చించాము ఇది స్టోరేజ్ పరంగా స్థలాన్ని వేగంగా నడపడానికి సహాయపడుతుంది మరియు ఇది ఇది బహుళ పిన్ నెట్లను నిర్వహించడానికి ప్రాథమిక అల్గారిథమ్ను విస్తరించగల సరళమైన మార్గం తరువాతి ఉపన్యాసంలో మనము రన్నింగ్ టైం పరంగా మరింత సమర్థవంతంగా పనిచేసే కొన్ని ఇతర విధానాలను చూస్తాము